21 ఉపన్యాసానికి స్వాగతం ఈ ఉపన్యాసంలో మేము చాలా ప్రాచుర్యం పొందిన బోర్డులలో ఒకటైన ఆర్డునో యుఎన్ఓ తో ఎలా ఇంటర్ఫేస్ చేయవచ్చో మీకు చూపిస్తాను మునుపటి ఉపన్యాసాలలో మేము STM Board ను ఎలా ఉపయోగిస్తామో ప్రత్యేకంగా మీకు చూపించాను మరియు ఇక్కడ ఆర్డునో యుఎన్ఓ బోర్డ్ ను ఉపయోగించడానికి అవసరమైన దశల ద్వారా మీకు వివరిస్తాను ఇది చాలా సులభం నేను మొదట ఈ బోర్డు యొక్క కొన్ని లక్షణాలను మీకు చూపిస్తాను ఆపై ఆర్డునోతో ఇంటర్ఫేస్ చేయడానికి అవసరమైన దశలు ఏమిటో వివరిస్తాను నేను మీకు చెప్పినట్లుగా నేను అందుబాటులో ఉన్న పిన్స్ గురించి Arduino UNO బోర్డు వివరణ గురించి మాట్లాడుతున్నాను మరియు లైట్ బ్లింక్ LED బల్బ్ యొక్క ఉదాహరణను కూడా వివరిస్తాను ఈ ప్రయోగంలో నేను ఇంటర్ఫేస్ LED గురించి మాట్లాడను కాని తరువాతి స్లైడ్లలో మేము దానిని బోర్డుతో ఎలా ఇంటర్ఫేస్ చేస్తామో మీకు తెలుస్తుంది Arduino UNO బోర్డ్ను ఉపయోగించడానికి అవసరమైన దశలను నేను మీకు ప్రత్యేకంగా చూపిస్తాను కాబట్టి ఆర్డునో అంటే ఏమిటి ఇది ఓపెన్ సోర్స్ కంప్యూటర్ హార్డ్ వేర్ మరియు సాఫ్ట్వేర్ సంస్థ ఇది వివిధ ఎంబెడెడ్ సిస్టమ్ బోర్డులు మరియు ఉపకరణాలను రూపొందిస్తుంది మరియు తయారు చేస్తుంది మరియు చాలా ప్రాచుర్యం పొందిన బోర్డులలో Arduino UNO ఒకటి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు వివిధ చిన్న ఎంబెడెడ్ సిస్టమ్ ప్రాజెక్టులను రూపొందించడానికి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ఈ Arduino I D E ను వారి సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు నేరుగా అక్కడికి వెళ్లి ఆ నిర్దిష్ట సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి రిక్వై రిమెంట్స్ ఏమిటి STM32 బోర్డు కోసం అక్కడ ఉన్న అవసరాలు ఏమిటో మేము ఇప్పటికే చూశాము ఇప్పుడు ఆర్డునో బోర్డు కోసం కూడా ఇది చాలా పోలి ఉంటుంది ఇది మేము ఎలా ఇంటర్ఫేస్ చేస్తాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది మీ PC తో పాటు USB కనెక్టర్ ద్వారా దీన్ని కనెక్ట్ చేయడం సులభమయిన మార్గం ఈ జాక్ ఇక్కడ కనెక్ట్ చేయబడింది మరియు ఈ జాక్ మీ PC లేదా ల్యాప్టాప్కు కనెక్ట్ చేయబడుతుంది ఉపయోగించిన అభివృద్ధి వాతావరణం Arduino IDE ఇది ఇలా ఉంటుంది నేను చర్చించిన వెబ్సైట్ నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది Arduino UNO ఇది ATmega328P మైక్రోకంట్రోలర్ ఆధారంగా విస్తృతంగా ఉపయోగించబడే ఓపెన్ సోర్స్ మైక్రోకంట్రోలర్ బోర్డు మరియు దీనిని ఆర్డునో అభివృద్ధి చేసింది 14 డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ ఆర్డునో అనుకూల పిన్స్ కాబట్టి 14 డిజిటల్ పిన్స్ మరియు 6 అనలాగ్ పిన్స్ ఉన్నాయి మరియు అవి నేను ఇప్పటికే చూపించిన ఈ టైప్ బి యుఎస్బి కేబుల్ ద్వారా ఆర్డునో IDE తో ప్రోగ్రామబుల్ ఇది USB కేబుల్ ద్వారా లేదా బాహ్య 9 వోల్ట్ బ్యాటరీ ద్వారా శక్తినివ్వగలదు మీరు ఇప్పటికే ప్రోగ్రామ్ను డంప్ చేశారని మరియు ఎక్కడైనా ఏ PC మద్దతు లేకుండా దీన్ని మీరు అమలు చేయాలని కోరుకుందాం కాబట్టి మీరు దానిని ఎలా శక్తివంతం చేస్తారు మీరు ఈ బాహ్య బ్యాటరీ ని ఉపయోగించి చేయవచ్చు ఈ బోర్డు USB Arduino బోర్డుల శ్రేణిలో మొదటిది మునుపటి బోర్డులలో మీరు ఈ USB ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా డంప్ చేయాలి కానీ యుఎస్బి అనుకూల బోర్డులు వచ్చినప్పుడు ఆర్డునో యుఎన్ఓ ఆ రకమైన బోర్డులలో మొదటిది మరియు ఆర్డునో ప్లాట్ఫామ్ కోసం రిఫరెన్స్ మోడల్ Arduino UNO లోని ATmega328P బూట్ లోడర్తో ముందే ప్రోగ్రామ్ చేయబడింది ఇది ఏదైనా బాహ్య హార్డ్వేర్ ప్రోగ్రామర్ను ఉపయోగించకుండా కొత్త కోడ్ను అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది కాబట్టి మనకు బాహ్య హార్డ్ వేర్ ప్రోగ్రామర్ అవసరం లేదు మేము కనెక్ట్ చేసినప్పుడు ఈ ఇన్బిల్ట్ బూట్ లోడర్ ఇప్పటికే ఉంది ఇది అసలు STK500 ప్రోటోకాల్ ఉపయోగించి కమ్యూనికేట్ చేస్తుంది ఇది ఈ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ప్రోటోకాల్ దీనికి మరియు పిసికి మధ్య కమ్యూనికేషన్ RS232 ద్వారా జరుగుతుంది మరియు ఈ STK500 115 2 kbps 8 బిట్ డేటా 1 స్టాప్ బిట్ మరియు పారిటీని ఉపయోగిస్తుంది కమ్యూనికేషన్ పనిచేయడానికి పిసిని ఇలాంటి విధంగా ఏర్పాటు చేయాలి 2 పరికరాలు ఒకదానితో ఒకటి సంభాషించేటప్పుడు ఒక పరికరం అధిక రేటుతో నడుస్తుంటే ఇతర పరికరం ఆ రేటుతో పనిచేయకపోతే ఈ పరికరం ఇతర పరికరం ఏ రేటుతో కమ్యూనికేట్ చేస్తుందో తెలుసుకోవాలి కాబట్టి కమ్యూనికేషన్ ప్రయోజనం కోసం ఇది అవసరం మీరు చూడగలిగే మొత్తం బోర్డు ఇది ఈ పవర్ జాక్ గురించి నేను ఇప్పటికే చర్చించాను ఇది యుఎస్బి కంట్రోలర్ మరియు యుఎస్బి పోర్ట్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు ఇది ATmega మైక్రోకంట్రోలర్ ఇది డిజిటల్ విద్యుత్ సరఫరా పిన్స్ ఇవి అనలాగ్ పిన్స్ మరియు ఇవి డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ మేము ఈ ప్రత్యేక బోర్డుతో ప్రయోగాలు చేసినప్పుడు వీటిని పరిశీలిస్తాము ఈ ప్రత్యేకమైన పిన్స్ యొక్క వివిధ అంశాలను మేము ప్రత్యేకంగా పరిశీలిస్తాము ఆర్డునో ఉపయోగించి ప్రోగ్రామింగ్ కోసం మీరు గుర్తుంచుకోవలసిన పాయింట్లు ఏమిటి మొట్టమొదటి విషయం ఏమిటంటే మీరు సాఫ్ట్వేర్ ఐడిఇని డౌన్లోడ్ చేసుకోవాలి మరియు 14 డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్నులను ఉపయోగించడం కోసం మేము ఈ క్రింది విధులను తెలుసుకోవాలి ఒకటి స్పిన్ మోడ్ మరొకటి ఇన్ పుట్ చదవడానికి డిజిటల్ రీడ్ పోర్టు లో విలువను వ్రాయడానికి డిజిటల్ రైట్ 6 అనలాగ్ ఇన్ పుట్ పిన్స్ కూడా ఉన్నాయి వీటిలో ప్రతి ఒక్కటి 10 బిట్స్ రిజల్యూషన్ ను అందిస్తుంది డిజిటల్ కన్వర్టర్ నుండి అనలాగ్ యొక్క రిజల్యూషన్ మరియు ఇతర అంశాల గురించి మేము ఇప్పటికే చర్చించాము కాబట్టి దీనికి 10 బిట్ రిజల్యూషన్ ఉంది మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసిన జిప్ను ఎక్స్ట్రాక్ట్ చేసి arduino exe పై క్లిక్ చేస్తే arduino IDE తెరుచుకుంటుంది ఇది దీనికి సమానంగా కనిపిస్తుంది మీరు చాలా సరళంగా ఉండే IDE ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు దానిని తెరిచినప్పుడు IDE ప్రాసెస్ ఇలా ఉంటుంది ఇది సెటప్ దశ మరియు ఈ సెటప్ దశ లూప్లో ఉంది సెటప్ దశలో ఇక్కడ మేము వ్రాసే సెటప్ కోడ్ ఒక్కసారి మాత్రమే నడుస్తుంది వేరియబుల్స్ ప్రారంభించడానికి పిన్ మోడ్ల గురించి ప్రస్తావించడానికి మరియు సీరియల్ బాడ్ రేట్ను సెట్ చేయడానికి సెటప్ విభాగం విస్తృతంగా ఉపయోగించబడుతుంది మేము GSM లేదా బ్లూటూత్ వంటి ఇతర కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించినప్పుడు మీరు ఆ రేటును ఇక్కడ పేర్కొనాలి సాఫ్ట్వేర్ ఒక్కసారి మాత్రమే దీని ద్వారా వెళుతుంది శూన్య లూప్ విభాగం అనేది కోడ్ యొక్క భాగం అది తిరిగి దానిలోకి లూప్ అవుతుంది మరియు ఇది కోడ్ యొక్క ప్రధాన భాగం మీరు వ్రాసే కోడ్ LED కొంత సమయం వరకు కాంతిని ప్రకాశిస్తుంది కోడ్ యొక్క ఆ భాగం ఈ శూన్య లూప్ దశలో ఉంచబడుతుంది ఇప్పుడు నేను ఒక LED ని వెలిగించటానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటాను మీరు mbed కంపైలర్లో చూశారు మీరు హెడర్ ఫైల్ను చేర్చాలి ఇక్కడ ఏమి అవసరమో చూద్దాం ఇక్కడ అవసరమైన ప్రధాన దశలు రెండు మొదటిది సెటప్ దశ ఇక్కడ నేను ప్రాథమికంగా ప్రారంభిస్తున్నాను మేము పిన్ మోడ్ ఆర్డునో యొక్క పిన్ 7 ను అవుట్పుట్ గా సెట్ చేస్తున్నాము మేము ఈ ప్రత్యేక ప్రకటనను ఉపయోగించి చేస్తున్నాము అప్పుడు శూన్య లూప్ వస్తుంది మేము డిజిటల్ రైట్ అనే ఫంక్షన్ను ఉపయోగిస్తున్నాము ఇక్కడ అవుట్పుట్ పోర్ట్ 7 మనం అధికంగా పెంచుతున్నాము అప్పుడు మేము ఒక సెకను ఆలస్యం ఇస్తున్నాము ఇక్కడ ఇది మిల్లీసెకన్లో పేర్కొనబడింది 1000 మిల్లీసెకన్లు 1 సెకను అప్పుడు మేము అదే పిన్ 7 నుండి తక్కువకు డిజిటల్ రైట్ చేస్తాము ఆపై అదే 1000 మిల్లీసెకన్లు లేదా 1 సెకనుకు ఆలస్యం చేస్తాము మరియు ఇది లూప్లో కొనసాగుతుంది ఇది సాధారణ పిన్ రేఖాచిత్రం మేము ఇక్కడ ఆన్బోర్డ్ LED ని ఉపయోగించడం లేదు బదులుగా మేము బాహ్య LED ని ఉపయోగిస్తున్నాము ఇది Arduino UNO బోర్డు మరియు ఇది 5V సరఫరా మరియు ఇది LED ఇది యానోడ్ మరియు ఇది కాథోడ్ కాబట్టి రెసిస్టెన్స్ ద్వారా యానోడ్ ఎండ్ 5 వికి అనుసంధానించబడి ఉంటుంది మరియు కాథోడ్ ఎండ్ నేరుగా పిన్ 7 కి అనుసంధానించబడి ఉంటుంది ఇది సర్క్యూట్ రేఖాచిత్రం ఎల్ఇడి ఎప్పుడు మెరుస్తుంది ఇది 5V కి అనుసంధానించబడినందున ఈ పిన్ 0 ఇన్పుట్ కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఈ LED మాత్రమే ప్రకాశిస్తుంది ఇక్కడ అవసరమైన వాటిని చేయడానికి ఇక్కడ అవసరమైన దశలు ఏమిటి మేము పిన్ మోడ్ 7 ను అవుట్పుట్గా ఎంచుకుంటాము మనమందరం ఒక ప్రోగ్రామ్ను వ్రాస్తాము ఆపై మనమందరం Arduino బోర్డును కూడా ఎంచుకుంటాము కాబట్టి ప్రత్యేకంగా మీరు ఈ ప్రత్యేక జాబితా నుండి Arduino UNO బోర్డుని ఉపయోగించాలి అవసరమైన వాటిని చేయడానికి ఇక్కడ అవసరమైన దశలు ఏమిటి మేము ఈ పిన్ మోడ్ను ఎంచుకుంటాము తరువాత పోర్ట్ సంఖ్యను ఎంచుకోండి ఈ ప్రత్యేకమైన UNO కోసం మేము ఈ COMM ని ఎంచుకోవచ్చు ఆపై అప్లోడ్ చేయడానికి ఈ అప్లోడ్ బటన్ను నొక్కండి కాబట్టి ఇది సెటప్ దశ ఇది లూప్ దశ మరియు ప్రోగ్రామ్ను దానికి అప్లోడ్ చేయడానికి మేము అప్లోడ్ బటన్ను నొక్కండి హైపర్ టెర్మినల్ గురించి మనం మాట్లాడని ఒక ముఖ్యమైన విషయం వచ్చే వారంలో చర్చించబోతున్నాం ఆర్డ్ యునోకు మంచి లక్షణం ఉంది దీనికి ఎటువంటి ఎక్స్టర్నల్ హైపర్ టెర్మినల్ అవసరం లేదు ఇది ఇన్బిల్ టెడ్ ఇప్పుడు మీరు టూల్స్ వెళ్ళండి అప్పుడు మీరు ఈ పోర్టుపై క్లిక్ చేయవచ్చు మరియు మీరు దాన్ని పొందుతారు మీకు కావలసిన డేటా కమ్యూనికేషన్ ఈ పోర్టులో చూడవచ్చు ఇది ఆర్డునో యొక్క లక్షణాలలో ఒకటి కాబట్టి ఇదంతా ఆర్డ్ యునో బోర్డ్ గురించి కానీ మీరు ఆర్డ్ యునో బోర్డ్తో ఎలా ఇంటర్ఫేస్ చేస్తారు మీకు ఆ ఐడి అవసరం మరియు కోడ్ రాయాలి కోడ్ 2 దశల్లో వెళుతుంది మరియు చివరకు మీరు కోడ్ను అప్లోడ్ చేయాలి అది పరికరంలోకి అప్లోడ్ అవుతుంది చివరికి అది పూర్తవుతుంది నేను ఇప్పటికే చర్చించిన రెండు రకాల బోర్డులతో LED ని ఎలా కనెక్ట్ చేయాలో ఈ రోజు నేను మీకు చూపిస్తాను రెండు బోర్డులు కొన్ని లక్షణాలను పొందాయి వీటిని మేము ఇప్పటికే చూశాము ఇప్పుడు మనం ఇంటర్ ఫేసింగ్ ప్రయోగాలకు వెళ్తాము ఆన్ బోర్డు ఎల్ఈడి లైట్ ఎలా ప్రకాశిస్తుందో నేను ఇప్పటికే చర్చించాను ఇప్పుడు నేను బ్రెడ్ బోర్డ్ ఉపయోగించి మరొక LED ని S T M బోర్డుతో పాటు ఆర్డ్ యునో బోర్డుతో కనెక్ట్ చేస్తాను నేను మొదట బ్రెడ్ బోర్డు గురించి మాట్లాడుతాను ఇది బ్రెడ్ బోర్డ్ దీని ద్వారా మనం వివిధ చిన్న ఇంటర్ఫేసింగ్ పరికరాలను కనెక్ట్ చేయవచ్చు మరియు మేము చిన్న ప్రయోగాలు చేయవచ్చు ఈ పంక్తులు అడ్డంగా అనుసంధానించబడి ఉన్నాయి మనం ఇక్కడ చూడగలిగే 2 పంక్తులు ఉన్నాయి ఇవి నిలువుగా కలిసి అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ఏ పాయింట్ నుండి అయినా మీరు Vcc లేదా గ్రౌండ్ను ఉంచవచ్చు ఆపై మీరు అవసరమైన విధంగా ఇతర పిన్లను ఉపయోగించవచ్చు మరియు కనెక్ట్ చేయవచ్చు మళ్ళీ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ ఒక కట్ ఉంది కాబట్టి ఇది కనెక్ట్ చేయబడింది కానీ ఇది దీనితో కనెక్ట్ కాలేదు కాబట్టి ఇది ప్రత్యేక కనెక్షన్ ఇది ప్రత్యేక కనెక్షన్ మీరు మొత్తం విషయం కనెక్ట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక తీగను కనెక్ట్ చేయాలి ఈ బ్రెడ్ బోర్డ్ను ఉపయోగించి ఎల్ఈడీతో మొదటి ప్రయోగం చేస్తాం మాకు కొన్ని జంపర్ వైర్లు మరియు ఒక రెసిస్టర్ అవసరం మొదట ఇది LED మీరు ఈ LED ని చూసినట్లయితే మీరు దాని కాళ్ళలో ఒకటి పొడవుగా మరొకటి పొట్టిగా ఉండేలా చేయవచ్చు నేను ఇప్పటికే ఉపన్యాసంలో దీని గురించి చర్చించాను కానీ మళ్ళీ మీ అవగాహన కోసం దీని అర్థం ఇది యానోడ్ మరియు ఇది కాథోడ్ కాబట్టి లాంగ్ లెగ్ యానోడ్ మరియు షార్ట్ లెగ్ కాథోడ్ మరియు కరెంట్ ఎల్లప్పుడూ యానోడ్ నుండి కాథోడ్ వరకు ప్రవహిస్తుంది మొదట నేను ఈ LED ని STM బోర్డ్తో కనెక్ట్ చేస్తాను మరలా నేను చేయబోయేది మొదట ఈ LED బాగా పనిచేస్తుందో లేదో తనిఖీ చేస్తాను మీరు దాన్ని ఎలా తనిఖీ చేస్తారు మీరు ఏమి చేయగలరు రెసిస్ టెన్స్తో ఉన్న యానోడ్ మీరు Vcc కి కనెక్ట్ చేయవచ్చు మరియు మీరు నేరుగా భూమికి కనెక్ట్ చేయగల కాథోడ్ మేము LED అని చూస్తాము ది కాథోడ్ కాబట్టి నేను దీన్ని బ్రెడ్బోర్డ్లో ఉంచాను అప్పుడు రెసిస్ట్టెన్స్ ద్వారా నేను బ్రెడ్బోర్డ్ యొక్క ఈ చివరకి కనెక్ట్ చేస్తాను మరియు నిలువుగా అనుసంధానించబడిన ఈ చివర నుండి నేను దానిని Vcc కి ఉంచుతాను కాబట్టి ఇక్కడ Vcc పిన్ నాల్గవ పిన్ కాబట్టి నేను అక్కడ ఉంచాను మరియు ఈ పాయింట్ నుండి ఇది యానోడ్ నేను దానిని భూమికి అనుసంధానిస్తాను మరియు LED ప్రకాశిస్తుందని నేను చూస్తున్నాను నేను దాన్ని బయటకు తీస్తే LED ప్రకాశించదు ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఉంచుతాను అది మళ్ళీ ప్రకాశిస్తుంది కాబట్టి ఈ LED పని చేసే LED అని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు నేను ఏమి చేస్తున్నానంటే నేను యానోడ్ను Vcc తో కనెక్ట్ చేస్తాను కాని ఇప్పుడు నేను భూమిని డిజిటల్ పిన్ D2 తో కనెక్ట్ చేస్తాను నేను ఈ బోర్డులోకి ఒక కోడ్ను డంప్ చేస్తాను కోడ్ డంపింగ్ కోసం మనం అనుసరించాల్సిన అన్ని దశలు ఏమిటో ఇప్పటికే చూశాము ఇప్పుడు ఏమి జరుగుతుందో మీరు చూడగలరా LED 1 సెకనుకు మెరుస్తున్నది మరియు ఇది 2 సెకన్ల పాటు ఆఫ్లో ఉంది ఇది 1 సెకనుకు మెరుస్తున్నట్లు మీరు చూస్తారు మరియు ఇది 2 సెకన్ల పాటు ఆఫ్లో ఉంది మరియు ఇది పునరావృతమవుతోంది ఒకే ఎల్ఈడీని ఉపయోగించి మీరు ఈ ఎస్టిఎం బోర్డుతో ప్రోగ్రామింగ్ చేయవచ్చు మీరు LED తో వివిధ రకాల ప్రయోగాలు కూడా చేయవచ్చు మీరు కనెక్ట్ చేస్తే మరికొన్ని LED లతో మీరు ఆ విధంగా కౌంటర్ చేయవచ్చు కాబట్టి మీరు ఇక్కడ మరొక LED ని ఉంచవచ్చు మరియు కౌంటర్ ఏమిటి కౌంటర్ మొదట 00 తరువాత 01 తరువాత 10 మరియు తరువాత 11 ఇది ఎప్పటికీ పునరావృతమవుతుంది ఇప్పుడు నేను ఆర్డ్ యునో బోర్డుతో అదే ప్రయోగం చేస్తాను కోడ్ గురించి నేను ఇప్పటికే చర్చించాను ఇప్పుడు నేను మొదట ఆర్డ్ యునో బోర్డుతో కనెక్షన్ చేస్తాను ఇది ఆర్డ్ యునో యుఎన్ఓ బోర్డు ఈ కనెక్షన్ నేరుగా ముందుకు ఉంటుంది ఇప్పుడు నేను ఈ భాగాన్ని Vcc తో మరియు ఈ భాగాన్ని పిన్ D2 తో కనెక్ట్ చేస్తాను ఇప్పుడు నేను మళ్ళీ కోడ్ డంపింగ్ కోసం ఉపయోగించిన ఆర్డ్ యునో ఎడిటర్ని ఉపయోగిస్తాను ఇప్పుడు కోడ్ డంప్ చేయబడింది మరియు ఇది కూడా అదే పని చేస్తోంది ఇది 1 సెకనుకు ఆన్లో ఉంది మరియు ఇది 2 సెకన్ల పాటు ఆఫ్లో ఉంది కాబట్టి ఈ ప్రయోగంలో మేము STM మరియు Arduino UNO తో ఉన్న రెండు బోర్డులకు ఒకే LED ని కనెక్ట్ చేసాము మీరు మరికొన్ని సంఖ్యలో LED లను కనెక్ట్ చేసే ఇతర ఉదాహరణలను ప్రయత్నించవచ్చు ఆపై మీరు ఒక విధంగా లేదా మరొక విధంగా LED కౌంటర్ చేయవచ్చు Thank you ధన్యవాదాలు